ఒక్క సారి శోధన పూర్తయిన తర్వాత ఆ శోధన వలన మూడు ఫలితాలు రావచ్చు ఒక్క సారి శోధన పూర్తయిన తర్వాత ఆ శోధన వలన మూడు ఫలితాలు రావచ్చు ఒకటి అనుకూలమైన ఫలితం రావచ్చు ఒకటి అనుకూలమైన ఫలితం రావచ్చు అప్పుడు మీరు మీ క్లయింట్కు ఆవిష్కరణ పేటెంట్ చేయవచ్చు అన్న విషయాన్ని తెలియచేస్తారు అప్పుడు మీరు మీ క్లయింట్కు ఆవిష్కరణ పేటెంట్ చేయవచ్చు అన్న విషయాన్ని తెలియచేస్తారు లేదా ఇది ప్రతికూల ఫలితం కావచ్చు లేదా ఇది ప్రతికూల ఫలితం కావచ్చు ఇప్పుడు ఆ ఆవిష్కరణకు పేటెంట్ రాకపోవచ్చు అన్న విషయాన్ని క్లయింట్కు తెలియచేస్తారు ఇప్పుడు ఆ ఆవిష్కరణకు పేటెంట్ రాకపోవచ్చు అన్న విషయాన్ని క్లయింట్కు తెలియచేస్తారు ఆవిష్కరణ ఎప్పుడూ పేటెంట్ కాదని మీరు చెప్పరు లేదా ఆవిష్కరణకు పేటెంట్ ఇవ్వలేమని మీరు అనరు ఆవిష్కరణ ఎప్పుడూ పేటెంట్ కాదని మీరు చెప్పరు లేదా ఆవిష్కరణకు పేటెంట్ ఇవ్వలేమని మీరు అనరు మీ నివేదికను మీరు జాగ్రత్తగా వివరిస్తారు ఎందుకంటే ఇదివరకే చెప్పినట్లు ఖచ్చితమైన పేటెంటబిలిటీ సెర్చ్ రిపోర్ట్ వంటివి ఏవీ లేవు మీ నివేదికను మీరు జాగ్రత్తగా వివరిస్తారు ఎందుకంటే ఇదివరకే చెప్పినట్లు ఖచ్చితమైన పేటెంటబిలిటీ సెర్చ్ రిపోర్ట్ వంటివి ఏవీ లేవు కాబట్టి ఆవిష్కరణ మంజూరు చేయబడకపోవచ్చు అని చెప్పుతారు కాబట్టి ఆవిష్కరణ మంజూరు చేయబడకపోవచ్చు అని చెప్పుతారు మీకు న్యూట్రల్ రిపోర్ట్ రావచ్చు అది కూడా మీరు కమ్యూనికేట్ చేస్తారు మీకు న్యూట్రల్ రిపోర్ట్ రావచ్చు అది కూడా మీరు కమ్యూనికేట్ చేస్తారు తటస్థ నివేదిక అంటే ఏమిటంటే ఆవిష్కరణ మంజూరు చేయబడటానికి అవకాశం ఉంది కాకపోతే కొన్ని అభ్యంతరాలు రావచ్చు అని చెపుతారు తటస్థ నివేదిక అంటే ఏమిటంటే ఆవిష్కరణ మంజూరు చేయబడటానికి అవకాశం ఉంది కాకపోతే కొన్ని అభ్యంతరాలు రావచ్చు అని చెపుతారు ఇక్కడ ఆవిష్కరణకు పేటెంట్ పొందడమనేది 50 50 శాతం అవకాశం ఉందని చెప్పవచ్చు ఇక్కడ ఆవిష్కరణకు పేటెంట్ పొందడమనేది 50 50 శాతం అవకాశం ఉందని చెప్పవచ్చు ఇప్పుడు క్లయింట్ బాగా పట్టుబట్టితే మీరు పేటెంట్ సామర్థ్య నివేదిక ఇస్తారు ఇప్పుడు క్లయింట్ బాగా పట్టుబట్టితే మీరు పేటెంట్ సామర్థ్య నివేదిక ఇస్తారు పేటెంట్ సామర్థ్య నివేదికలో 'కొత్తదనం' ఇన్వెంటివ్ స్టెప్ మరియు పారిశ్రామికీకరణ అవకాశo గురించి సంక్షిప్త వివరణ ఉంటుంది పేటెంట్ సామర్థ్య నివేదికలో 'కొత్తదనం' ఇన్వెంటివ్ స్టెప్ మరియు పారిశ్రామికీకరణ అవకాశo గురించి సంక్షిప్త వివరణ ఉంటుంది పేటెంటబిలిటీ మినహాయింపుల గురించి కొంత సమాచారం కూడా దానిలో ఉంటుంది పేటెంటబిలిటీ మినహాయింపుల గురించి కొంత సమాచారం కూడా దానిలో ఉంటుంది శోధన యొక్క ప్రాముఖ్యత ఏమిటి శోధన యొక్క ప్రాముఖ్యత ఏమిటి పేటెంట్ సామర్థ్య శోధన మీరు పేటెంట్ పొందగల రంగాలను గుర్తించడానికి అనుమతిస్తుంది పేటెంట్ సామర్థ్య శోధన మీరు పేటెంట్ పొందగల రంగాలను గుర్తించడానికి అనుమతిస్తుంది భవిష్యత్తులో రాబోయే కార్యాలయ అభ్యంతరాలను నివారించడానికి ఇది మీకు సహాయపడుతుంది మరియు పేటెంట్ స్పెసిఫికేషన్ సిద్ధం చేయడానికి సహాయపడే రంగాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది భవిష్యత్తులో రాబోయే కార్యాలయ అభ్యంతరాలను నివారించడానికి ఇది మీకు సహాయపడుతుంది మరియు పేటెంట్ స్పెసిఫికేషన్ సిద్ధం చేయడానికి సహాయపడే రంగాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది పేటెంట్ సామర్థ్య శోధన రిపోర్ట్ లో పేటెంట్ ఏజెంట్ ఉపయోగించగల ఇన్పుట్లు ఉంటాయని మనం ఇప్పటికే చూశాం పేటెంట్ సామర్థ్య శోధన రిపోర్ట్ లో పేటెంట్ ఏజెంట్ ఉపయోగించగల ఇన్పుట్లు ఉంటాయని మనం ఇప్పటికే చూశాం పేటెంట్ సామర్థ్య శోధన అంటే ఏమిటో తదుపరి ఉపన్యాసంలో చూద్దాం పేటెంట్ సామర్థ్య శోధన అంటే ఏమిటో తదుపరి ఉపన్యాసంలో చూద్దాం మరియు తర్వాత ఉపన్యాసాలలో పేటెంట్ సామర్థ్య శోధన గురించిన మిగతా వివరాలను చర్చిస్తాను మరియు తర్వాత ఉపన్యాసాలలో పేటెంట్ సామర్థ్య శోధన గురించిన మిగతా వివరాలను చర్చిస్తాను